హలో సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ ప్రదర్శనకు స్వాగతం ఈ ప్రత్యేక ప్రదర్శన లో మనం కోవెర్ట్ ఛానల్స్ను పరిశీలిస్తాము కోవెర్ట్ ఛానల్స్ గురించి మరియు కాష్ ద్వారా వాటిని ఎలా స్థాపించవచ్చనే సిద్ధాంతాన్ని మనం ఇప్పటికే చూశాము ఈ ప్రదర్శనలో అటువంటి కోవెర్ట్ ఛానెల్ను సృష్టించడం మరియు వాస్తవానికి ఒక ప్రాసెస్ నుండి మరొక ప్రాసెస్ కు సమాచారాన్ని ఎలా బదిలీ చేయవచ్చో చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేకమైన సెటప్ వర్చువల్ మెషీన్ నుండి రన్ కాకపోవచ్చు అయినప్పటికీ మేము మీ స్వంత మెషీన్లలో డౌన్లోడ్ చేసి ప్రయత్నించగల సోర్స్ కోడ్ను అందిస్తున్నాము కాష్ మెమరీని ఉపయోగించి ఒక కోవెర్ట్ ఛానెల్ను సెటప్ చేసేటప్పుడు మనము కాష్ ఆధారిత కోవర్ట్ ఛానెల్ని డిజైన్ చేయడం ప్రారంభించినప్పుడు గుర్తించాల్సిన మొదటి విషయం లేదా ప్రాసెసర్ గురించి మరియు ఆ ప్రాసెసర్లో ఉన్న కాష్ మెమరీ గురించి సమాచారాన్ని గుర్తించడం కాబట్టి మేము ఇక్కడ ఉపయోగిస్తున్న మెషీన్ ఇంటెల్ వారి ఒక సాధారణ i7 మెషీన్ మరియు ఇది ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ను రన్ చేస్తోంది గమనించదగ్గ మొదటి విషయం ఈ ప్రాసెసర్ గురించి వివరాలు కాబట్టి ఈ ప్రాసెసర్ 4 కోర్స్ ప్రాసెసర్ మరియు ఈ 4 కోర్స్ లో 8 హైపర్ థ్రెడ్స్ ఉన్నాయి ముఖ్యంగా ప్రతి కోర్ కు 2 హైపర్ థ్రెడ్లు మీరు ఉబుంటును రన్ చేస్తున్న మీ స్వంత సిస్టమ్లో దీన్ని ప్రయత్నించాలనుకుంటే మీరు catproccpuinfo అనే కమాండ్ను రన్ చేయవచ్చు మరియు ఇది మీ సిస్టమ్లో ఉన్న అన్ని ప్రాసెసర్ వివరాల జాబితాను ఇస్తుంది ఉదాహరణకు మేము చెప్పినట్లుగా ఇది 4 కోర్ మెషీన్ ప్రతి కోర్కు 0 1 2 మరియు 3 నుండి ప్రారంభమయ్యే ఒక నిర్దిష్ట కోర్ ఐడి ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ కోర్ ID 3 ఉంది మరియు మనం పైకి స్క్రోల్ చేస్తున్నప్పుడు 1 మరియు 0 యొక్క ఇతర కోర్ ID లను చూస్తాము ఈ ప్రాసెసర్లో మనకు 2 హైపర్ థ్రెడ్స్ ఒకే CPU కోర్ను పంచుకున్నాయని ముఖ్యంగా మనం పైకి స్క్రోల్ చేస్తే మనం చూసేది ఏమిటంటే ప్రాసెసర్ నంబర్ 0 మరియు ప్రాసెసర్ నంబర్ 4 ఒకే CPU కోర్ను పంచుకుంటాయి కాబట్టి మనము దీనిని క్రింది విధంగా ధృవీకరించవచ్చు కాబట్టి ఇది ప్రాసెసర్ 0 మరియు ఇది కోర్ ID 0 తో ఉంటుంది ఇప్పుడు మీరు ప్రాసెసర్ 4 ను చూస్తే ప్రాసెసర్ 4 కూడా అదే కోర్ ID తో ఒకే విధంగా ఉంటుంది అదేవిధంగా మీరు ఇతర విషయాలు చూస్తే మరియు ఈ ప్రత్యేకమైన మెషీన్ నందు ప్రాసెసర్ 1 మరియు ప్రాసెసర్ 5 కోర్ ID 1 గల ఒకే కోర్ని పంచుకుంటున్నాయని మీరు చూస్తారు 2 ప్రాసెసర్ల మధ్య ఒక కోవెర్ట్ ఛానెల్ ని సృష్టించడానికి ఒకే కోర్లో రన్ అవుతున్న 2 హైపర్ థ్రెడ్లను గుర్తించడం మనకు అవసరం కాబట్టి కోర్ ప్రాసెసర్ 0 మరియు ప్రాసెసర్ 4 లను ఎన్నుకుందాం ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఈ ప్రత్యేక ప్రాసెసర్ల యొక్క కాష్ స్ట్రక్చర్ కాబట్టి ఈ సమాచారాన్ని sysdevicessystemcpu cpu0cache డైరెక్టరీనుండి పొందవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక డైరెక్టరీ CPU 0 నుండి యాక్సెస్ చేయగల అన్ని కాష్ మెమోరీస్ జాబితాను ఇస్తుంది కాబట్టి ఇండెక్స్ 0 లోకి వెళ్తాము మరియు ఇక్కడ ఉన్న కాష్ రకాన్ని పరిశీలిస్తాము మరియు అది D రకము ఈ ప్రత్యేకమైన కాష్ CPU 0 ఇండెక్స్ 0 వద్ద సూచించే డేటాను డేటా కాష్ అంటాము ఇది ఇక్కడ చూసినట్లుగా 32 కిలోబైట్స్ పరిమాణం కలిగి ఉంది మరియు ఈ ప్రత్యేకమైన కాష్ మెమరీని పంచుకుంటున్న ఇతర ప్రాసెస్ల గురించి కూడా మనం సమాచారాన్ని పొందవచ్చు కాబట్టి దీనిని shared cpu list ఫైల్ నుండి పొందవచ్చు మరియు రెండు ప్రాసెసర్లు ప్రాసెసర్ 0 మరియు ప్రాసెసర్ 4 వాస్తవానికి ఈ ప్రత్యేకమైన కాష్ను పంచుకుంటున్నాయని మనం చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మనం కాష్ కోవర్ట్ ఛానెల్ని నిర్మించాలనుకుంటే ఈ కాష్ కోవర్ట్ ఛానెల్లను రెండు ప్రాసెస్ల మధ్య నిర్మించాలనుకుంటున్నాము మరియు ఈ రెండు ప్రాసెస్ల మధ్య షేర్డ్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండవచ్చు మనం చేయగలిగేది ఏమిటంటే మనము CPU 0 లో ఒక ప్రాసెస్ను మరియు CPU 4 లో ఒక ప్రాసెస్ను రన్ చేయగలము మరియు సమాచారాన్ని మార్పిడి చేయడానికి షేర్డ్ కాష్ను ఉపయోగించుకోవచ్చు ఈ ప్రత్యేకమైన కాష్ మెమరీ గురించి ఇతర వివరాలను కూడా మనం పొందవచ్చు ఉదాహరణకు మార్గాలు లేదా అసోసియేటివిటీ క్రింది విధంగా ఉంటుంది కాబట్టి ఇది 8 వే అసోసియేటివ్ కాష్ మరియు సెట్ల సంఖ్య 64 మరియు ఉన్న ప్రతి కాష్ లైన్ యొక్క సైజు ఈ క్రింది విధంగా ఉంటుంది అది కూడా 64 ఈ సమాచారం ఆధారంగా మనం అలాంటి కాష్ యొక్క టిపికల్ అడ్రస్ను నిర్మించవచ్చు కాబట్టి మేము ప్రస్తావించినది ఏమిటంటే ఈ ప్రత్యేకమైన కాష్ మెమరీలో 64 బిట్స్ సైజు గల కాష్ లైన్ఉంది ఇది అడ్రస్ యొక్క అతి తక్కువ బిట్స్ అడ్రస్ యొక్క అతి తక్కువ 6 బిట్స్ కాష్ లైన్ సైజులో 6 బిట్స్ ఉన్న అడ్రస్ ను కలిగి ఉంటుంది దీనికి 64 కాష్ సెట్స్ కూడా ఉన్నాయి మరియు అందువల్ల 64 కాష్ సెట్లను అడ్రస్ చేయడానికి మనకు మరో 6 బిట్స్ అవసరం మరియు అందువల్ల మేము మరో 6 బిట్స్ సెట్ అడ్రస్ కోసం వాడాము ఈ 2 వాస్తవానికి ఆఫ్సెట్ను ఒక లైన్లో ఇస్తాయి మరియు ఈ 6 బిట్స్ ఒక నిర్దిష్ట సెట్ కోసం అడ్రస్ ను అందిస్తాయి కాబట్టి తరువాత మన ప్రోగ్రామ్లలో చూసేటప్పుడు మా కాష్ బేస్ కోవర్ట్ ఛానెల్ని నిర్మించడానికి అలాంటి సమాచారం అవసరం లేదు కాష్ స్ట్రక్చర్ మరియు ఈ ప్రత్యేకమైన మెషీన్ లోని ప్రాసెసర్స్ గురించి ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి మనం కాష్ బేస్ కోవర్ట్ ఛానెల్ని ఎలా నిర్మించగలమో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనం సాధించాలనుకుంటున్నది ఏమిటంటే సిస్టమ్లో 2 ప్రాసెస్లు రన్ అవుతున్నాయి ఈ ప్రాసెస్లను సెండర్ మరియు రిసీవర్ అని పిలుస్తారు మరియు ఈ 2 ప్రాసెస్లు ఒకదానికొకటి పూర్తిగా వేరుచేయ బడ్డాయని మనం అనుకుంటాము సెండర్ ఒక ప్రివిలేజెస్డ్ ప్రాసెస్ అని మీరు అనుకోవచ్చు ఇది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ చేత రన్ చేయబడుతోంది మరియు రిసీవర్ ప్రాసెస్ ఒక అన్ ప్రివిలేజెస్డ్ ప్రాసెస్ కాబట్టి మీరు ఈ రెండూ సెండర్ మరియు రిసీవర్ ప్రాసెస్లు పూర్తిగా భిన్నమైన యూజర్లచే రన్ అవుతున్నాయని అనుకోవచ్చు కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ మరియు హార్డ్వేర్ గురించి మనకు తెలిసిన విషయం ఏమిటంటే హార్డ్వేర్ మరియు సిస్టమ్ సాఫ్ట్వేర్ రెండింటిలోనూ వివిధ మెకానిజమ్స్ ఉన్నాయి ఈ రిసీవర్ నేరుగా సెండర్ నుండి డేటాను రీడ్ లేదా రైట్ చేయలేరు అని నిర్ధారిస్తుంది ఇంకో విధంగా కూడా ఇలాగే జరుగుతుంది అయితే ఇప్పుడు మనం చూపించినది ఏమిటంటే సెండర్ మరియు రిసీవర్ వాస్తవానికి ఒక ప్రాసెస్ నుండి మరొక ప్రాసెస్కు సమాచారాన్ని బదిలీ చేయడానికి షేర్డ్ కాష్ మెమరీని ఉపయోగించవచ్చు కాబట్టి కాష్ మెమరీని ఉపయోగించినప్పుడు ఒక ప్రాసెస్ నుండి రీడ్ చేయడానికి వాస్తవానికి ఇంప్లిసిట్ వే లేదని గమనించండి కాష్ మెమరీ ఇంతకుముందు థియరీ వీడియోలలో చూసినట్లుగా మనం ఏమి చూస్తామంటే ఒక ప్రాసెస్ నుండి మరొక ప్రాసెస్ కు సమాచారాన్ని పంపించడానికి మెమరీ యాక్సెస్కోసం మనం ఎగ్జిక్యూషన్ టైమ్ని ఉపయోగించవచ్చు కాబట్టి మనకు మెసేజ్ ఉందని అనుకుందాము 1101101 అనే బైనరీ మెసేజ్ని సెండర్ నుండి రిసీవర్కు పంపించాలని అనుకుందాం మేము ఇంకా ఊహిస్తున్నది ఏమిటంటే సెండర్ మరియు రిసీవర్ అనే ఈ రెండు ప్రాసెస్లు ఒక సాధారణ కాష్ మెమరీని పంచుకుంటాయి మరియు అదే ప్రాసెసర్పై రన్ అవుతున్నాయి ఉదాహరణకు ప్రాసెసర్ 0 మరియు ప్రాసెసర్ 4 కాబట్టి కాష్ కోవర్ట్ ఛానెల్ని సృష్టించడానికి ఏమి చేస్తారంటే సెండర్ మరియు రిసీవర్ నిర్దిష్ట సెట్ ఆఫ్ పోర్ట్స్పై అంగీకరిస్తారు కాబట్టి ఈ పోర్టులను 10 20 30 మరియు 40 అని పిలుద్దాం కాబట్టి ఈ పోర్టులలో రెండింటిని డేటా పోర్టులుగా పిలుస్తాము కాబట్టి ఇవి 10 20 డేటా పోర్టులు మరియు 30 40 ను కంట్రోల్ పోర్టులుగా పిలుస్తారు కాబట్టి ఈ పోర్టులు వాస్తవానికి కోవెర్ట్ ఛానెల్ను ప్రారంభించడానికి ముందు సెండర్ మరియు రిసీవర్ ఈ పోర్ట్లను అంగీకరిస్తారు మరియు ముఖ్యంగా మా ప్రోగ్రామ్లో మేము పోర్ట్ 30 ను ఆడ్ బిట్స్ పంపడానికి మరియు పోర్ట్ 40 ను ఈవెన్ బిట్స్ పంపడానికి ఉపయోగిస్తున్నామనే విషయాన్ని ఈ డెమో లో చూస్తాము కాబట్టి ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో ఈ పోర్టులు పోర్ట్ నంబర్ 10 ను పంపుతాయి కాబట్టి మనం 0 వ బిట్తో ప్రారంభించినప్పటి నుండి ఈ నిర్దిష్ట బిట్ ఈ 1 కి పంపబడుతుంది మరియు తదుపరి బిట్ 1 మళ్ళీ ఈ పోర్ట్ 10 లో పంపబడుతుంది 3 వ బిట్ 0 కంట్రోల్ లైన్తో ఇక్కడ పంపబడుతుంది మరియు ఇక్కడ ఉన్న 4 వ బిట్ కంట్రోల్ పోర్ట్ 30 లో పంపబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏమి జరుగుతుందంటే మనము సెండర్ నుండి రిసీవర్కు బిట్ తర్వాత బిట్ పంపుతున్నాము కాబట్టి ఈ ప్రోగ్రామ్ వాస్తవానికి ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు 2 పూర్తిగా భిన్నమైన ప్రోగ్రామ్లు ఉన్నాయి వీటిలో మొదటిది receiver c మరొకటి sender ఈ ప్రోగ్రామ్లను కూడా మీతో పంచుకుంటున్నాము కాబట్టి మీరు దీన్ని మీ మెషీన్లలో ప్రయత్నించవచ్చు కాబట్టి మనం చేసే మొదటి పని make clean మరియు make మరియు మనము 2 ఎక్జిక్యూటబుల్స్పొందాము ఒకటి సెండర్ మరియు రెండవది రిసీవర్ కాబట్టి మేము చూపించబోయేది ఏమిటంటే సెండర్ నుండి రిసీవర్ కు సమాచారాన్ని షేర్డ్ కాష్ ద్వారా కమ్యూనికేట్ చేయటం సాధ్యమవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ వాస్తవానికి ఎలా పనిచేస్తుందనే దాని గురించి వివరాల్లోకి వెళ్ళే ముందు మనం మొదట ప్రదర్శనను పరిశీలిస్తాము ఇక్కడ చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే రిసీవర్ను ప్రారంభించడం మరియు కాష్ షేర్ చేయబడిందని మనము నిర్ధారించుకోవాలి మరియు ఈ వీడియోలో మనం ఇంతకుముందు చూసినట్లుగా ప్రాసెసర్ 0 మరియు ప్రాసెసర్ 4 తప్పనిసరిగా ఒకే CPU కోర్ను పంచుకుంటున్నాయి అందువల్ల మనము ఈ రెండు ప్రాసెస్లు రిసీవర్ మరియు సెండర్ సరిగ్గా ఈ కోర్లోనే పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవాలి కాబట్టి మేము దీన్ని టాస్క్సెట్ కమాండ్ taskset c 0 receiver ద్వారా చేయవచ్చు మరియు మేము ఇక్కడ అంగీకరించిన పోర్ట్లను అందించాము కాబట్టి 10 20 30 40 కాష్ కోవర్ట్ ఛానెల్లోని పోర్ట్లను తప్పనిసరిగా వేర్వేరు కాష్ సెట్లుగా నిర్వచించామని గుర్తుంచుకోండి కాబట్టి మా L1 డేటా కాష్లో 64 కాష్ సెట్లు ఉన్నాయి మరియు మా కమ్యూనికేషన్ కోసం ఈ 4 కాష్ సెట్లు కాష్ సెట్ 10 20 30 మరియు 40 లను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాము వీటిలో 2 కాష్ సెట్లు 10 మరియు 20 డేటాను బదిలీ చేయడానికి ఉపయోగించబడతాయి కాష్ సెట్ 30 మరియు 40 కంట్రోల్ కోసం ఉపయోగించబడతాయి కాబట్టి రిసీవర్ను ప్రారంభిద్దాం మరియు పూర్తిగా ఐసోలేటెడ్వాతావరణంలో సర్వర్ను ఈ క్రింది విధంగా ప్రారంభిద్దాం కాబట్టి మనము సర్వర్ CPU 4 లో నడుస్తుందని నిర్ధారించుకోవాలి కాబట్టి మేము ఈ సందర్భంలో అదే అంగీకరించిన పోర్ట్స్ 10 20 30 మరియు 40 తో రన్ చేయదలిచిన CPU ని 4 అనుకుంటాము కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే సెండర్ 0 వ బిట్ పంపడం ప్రారంభించారు అది ఈ సమయంలో ఒక ఈవెన్ లొకేషన్లో ఉంది ఈ సెండర్ తప్పనిసరిగా రిసీవర్తో కాష్ ద్వారా కమ్యూనికేట్ చేయ గలడా లేదా అని మనము చూస్తాము కాబట్టి స్పష్టంగా ఈ ప్రత్యేకమైన 0 బిట్ను రిసీవర్ ద్వారా ఇక్కడ స్వీకరించారు సెండర్ పంపిన తదుపరి బిట్ 1 కాబట్టి ఇది ఆడ్ బిట్ మరియు రిసీవర్ ఈ ప్రత్యేకమైన బిట్ను అందుకున్నట్లు మనము చూస్తాము కాబట్టి ఎక్కువ బిట్లు ప్రసారం కావడాన్ని చూడటానికి మరికొంత సమయం చూద్దాం పంపిన 3 వ బిట్ మళ్ళీ 1 కాబట్టి ఇది ఈవెన్ బిట్ మరియు కొంతకాలం తర్వాత రిసీవర్ ఈ బిట్ ను కూడా అందుకున్నట్లు మనం చూస్తాము కాబట్టి బిట్ నంబర్ 2 అనేది బిట్ 1 విలువను పొందింది కాబట్టి మనం ఎక్కువ బిట్స్ ప్రసారం కావడానికి ఒక నిమిషం లేదా అంతకంటే ఎక్కువ సమయం వేచి ఉందాం కాబట్టి ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ అయితే ఇది సూచించేది ఏమిటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మరియు హార్డ్వేర్ అందించిన భారీ రక్షణ ఉన్నప్పటికీ ఈ రెండు ప్రాసెస్లు సెండర్ మరియు రిసీవర్ వాస్తవానికి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయగలిగారు కాబట్టి ఇది 2 రెగ్యులర్ ప్రాసెస్లలో ఉంది అయితే ఈ లెక్చర్లో మనము ఇంతకుముందు అధ్యయనం చేసిన SGX మరియు ట్రస్ట్జోన్ వంటి ట్రస్టెడ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్లలో కూడా దీనిని ప్రదర్శించగలము ఇటువంటి కోవెర్ట్ ఛానెల్లను ట్రస్టెడ్ ఎన్విరాన్మెంట్ నుండి అన్ ట్రస్టెడ్ ఎన్విరాన్మెంట్ వరకు చేయవచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట కోవెర్ట్ ఛానెల్ను డి మార్కెట్ చేసే ఒక విషయం ఏమిటంటే సెండర్ నుండి రిసీవర్కు డేటాను బదిలీ చేయగల రేటు కాబట్టి ఇక్కడ మనం చూసేటప్పుడు ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాబట్టి సాధారణంగా యూనిట్లు బిట్స్ పర్ సెకండ్గా ఉంటాయి మరియు ఇక్కడ మనం చూసినప్పుడు కోడ్ బాగా ఆప్టిమైజ్ చేయబడలేదు ఇది సెకనుకు 1 బిట్ కంటే చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది అయినప్పటికీ అటాకర్ చాలా ప్రేరేపించబడ్డారని మనము చూస్తాము మరొక వైపు చూస్తే సమాచారాన్ని పొందగలిగినంత వరకు అటాకర్ కి ట్రాన్స్మిషన్ రేటు చాలా క్లిష్టమైన సమస్య కాదు ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్స్ పని చేస్తున్నట్లు చూశాము కాబట్టి ఈ ప్రోగ్రామ్ లోపల ఏమి జరుగుతుందో ఇంకొంచెం వివరంగా చూద్దాం కాబట్టి రిసీవర్ మరియు సర్వర్ను ఆపండి ఇప్పుడు మీరు ఆలోచించే ఒక విషయం ఏమిటంటే దాన్ని గుర్తుకు తెచ్చుకోండి లేదా మీరు ఈ వీడియోలో తిరిగి చూస్తే సెండర్ఇంకా ప్రారంభించకపోయినా రిసీవ్అయిన బిట్స్ కొన్ని ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి మీరు ఆలోచించవలసిన ఒక విషయం ఏమిటంటే వాస్తవానికి అలాంటిది ఎందుకు జరిగింది అని సరే కాబట్టి మన ఎడిటర్ను ఓపెన్చేసి సెండర్ కోడ్ను ముందుగా చూద్దాం ఈ కోడ్ను ఐఐటి మద్రాసులో పిహెచ్ D చేస్తున్న జ్ఞానంబికై అనే విద్యార్థి రాశారు కాబట్టి ఇక్కడ చూపించే ముఖ్యమైన విషయం ఈ నిర్దిష్ట టైమ్ పీరియడ్ మరియు తరువాత ఈ ప్రత్యేక కోడ్లో మనము దీన్ని ఇష్టపడతాము మరియు మనం చూసేది ఏమిటంటే సిస్టమ్లో ఉన్న కాష్ మెమరీ గురించి వివిధ లక్షణాలు కనీసం కాష్ మెమరీని లక్ష్యంగా కలిగి ఉన్న కోవెర్ట్ ఛానెల్ ఉదాహరణకు ఇక్కడ 32 కిలోబైట్ల D కాష్ సైజు నిర్వచించబడింది మనకు 64 వేర్వేరు సెట్స్ ఉన్నందున ఇక్కడ ఉన్న సెట్ బిట్స్ సంఖ్య 6 కాష్ లైన్లోని ఆఫ్సెట్ బిట్స్ మళ్లీ 6 బిట్స్ ఎందుకంటే ప్రతి కాష్ లైన్ 64 బిట్స్ అసోసియేటెడ్ బిట్స్ సెట్ బిట్స్ మరియు బ్లాక్ అడ్రస్ బిట్స్ను సూచించే టోటల్ బిట్స్అని పిలుస్తారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే కాష్ మెమరీ యొక్క అసోసియేటివిటీ కాబట్టి ఈ ప్రత్యేకమైన మెమరీ 8 వే అసోసియేటివ్ కాష్అని గుర్తుంచుకోండి మరియు అందువల్ల ఒక నిర్దిష్ట సెట్తో విభేదాలను సృష్టించడానికి అదే కాష్ సెట్లో 8 అడ్రస్లు ఉండాలి ఈ 8 అడ్రస్లు ఆ సెట్కు అనుగుణమైన కాష్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అనుభూతి చెందే విధంగా డిజైన్ చేయబడాలి కాబట్టి ఇక్కడ అందించబడిన పారామీటర్స్ డేటా పోర్ట్స్ మరియు కంట్రోల్ పోర్ట్స్ 10 20 30 మరియు 40 లను కమాండ్ లైన్నుండి తీసుకొని ఈ వివిధ ఇంటెజెర్స సెట్ ఇండెక్స్ A0 A1 B0 మరియు B1 లలో సెట్ చేయబడతాయి కాబట్టి A0 మరియు A1 0 మరియు 1 లను బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు అయితే B0 మరియు B1 ని కంట్రోల్ పోర్టులకు ఉపయోగిస్తారు మరియు అవి వరుసగా ఆడ్ బిట్స్ మరియు ఈవెన్ బిట్స్ను బదిలీ చేయడానికి ఉపయోగించబడతాయి మేము చేసే తదుపరి విషయం ఏమిటంటే మేము వేర్వేరు అడ్రస్లను రూపొందించాము మనకు 4 సెట్ల అడ్రస్ లు అవసరమని గమనించండి ప్రతి సెట్ 8 వేర్వేరు అడ్రస్ ల సమాహారం కాబట్టి ఉదాహరణకు A00 నుండి A07 8 వే అసోసియేటివ్ కాష్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి నేను దీని గురించి వివరాల్లోకి వెళ్ళను కాని ఈ వీడియోలో మనం ఇంతకుముందు చర్చించిన విషయాలను ఇస్తున్నాను 8 అడ్రస్ లు ఎలా రూపొందించబడ్డాయో మీరు చూడవచ్చు తద్వారా అవన్నీ ఒకే సెట్ ను యాక్సెస్ చేస్తాయి కాష్లో ఇంప్లీమెంట్ చేయవలసిన లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ వంటి విధానాన్ని మేము ఊహిస్తాము మరియు ఈ 8 అడ్రస్ లన్నీ ఒకే కాష్ సెట్లలోకి వస్తాయి కాని కాష్ యొక్క వివిధ మార్గాల్లో వస్తాయి అదేవిధంగా మనకు A0 A1 అడ్రస్లు B0 అడ్రస్ లు మరియు BE అడ్రస్ లు రూపొందించబడ్డాయి తదుపరి విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి డేటా ఎలా ప్రసారం చేయబడుతుందో చూద్దాం సెండర్ నుండి రిసీవర్కు ప్రసారం చేయవలసిన డేటాను మేము ఈ క్రింది విధంగా నిర్వచించాము కాబట్టి డేటా ఈ బైనరీ బిట్స్ 011 ను కలిగి ఉంటుంది మరియు మనం ఇక్కడ ఏమి చేస్తున్నాం అంటే మనం మెమరీని క్రాఫ్ట్ చేయడం ప్రారంభిస్తాము మరియు వాటిని వాస్తవానికి సెండర్ నుండి రిసీవర్కు పంపడం ప్రారంభిస్తాము ఈ ప్రత్యేకమైన విషయంలో ఈ ఫర్ లూప్ చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఇటరేషన్ ఎపోక్టైమ్ పీరియడ్epochTIME PERIODవరకు రన్ అవుతుంది ఇది సెండర్ ప్రాసెస్ నుండి అసింక్రోనస్లీ రన్ అవుతున్న రిసీవర్కు ఈ సమాచారాన్ని రీడ్ చేయడానికి తగిన సమయం ఉందని నిర్ధారించడం కాబట్టి ఎపోక్ ఎలా నిర్వచించబడిందో ఇక్కడ చూస్తాము ఇక్కడ ఎపోక్ 128 కి నిర్వచించబడింది మరియు టైమ్ పీరియడ్ 2 24 అంటే ఈ మొత్తం ఇటరేషన్స్ 2 24 128 సార్లు నడుస్తాయి కాబట్టి బిట్స్ ప్రసారం అవుతున్నట్లు గుర్తించడానికి రిసీవర్కు తగిన సమయాన్ని సేకరించడానికి ఈ మొత్తం టైమ్ సరిపోతుంది మేము చేసే తదుపరి పని వివిధ ప్రదేశాలకు మెమరీ యాక్సిస్లను సృష్టించడం ఇప్పుడు tA 0 మరియు tB 0 లు లోడ్ మరియు స్టోర్ ఆపరేషన్స్కు ప్రసారం చేయబడిన డేటాకు అనుగుణంగా ఈ అడ్రస్ లు ఉంటాయి డేటాను నియంత్రించడానికి tB ఉపయోగించబడుతుందని గుర్తుంచుకోండి మరియు నిర్దిష్ట ఆడ్ బిట్స్ లేదా ఈవెన్ బిట్స్ ప్రసారం చేయబడతాయి మరియు tA ను 0 లను మరియు 1 లను పంపించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ముఖ్యంగా ఇది సెండర్ ద్వారా జరుగుతున్న కమ్యూనికేషన్ సెండర్ ఈ ప్రత్యేక మెమరీ అడ్రస్లకు మెమరీ యాక్సెస్ను చేస్తున్నారు కాబట్టి సెండర్ వాస్తవానికి అలాంటి మెమరీ యాక్సెస్ ను చేసినప్పుడు కాష్లో డేటా లేనట్లయితే లోయర్ కాష్ నుండి పొందబడుతుంది ఈ సందర్భంలో L2 మరియు L3 కాష్ నుండి మరియు L1 కాష్లో స్టోర్ చేయబడుతుంది మరియు అలాగే రిజిస్టర్ సూచించిన చోట నిల్వ చేయబడుతుంది ఇప్పుడు రిసీవర్ వైపు ఏమి జరుగుతుందంటే ఇక్కడ చూపిన విధంగా రిసీవర్ కూడా ఇలాంటి లూప్ను రన్చేస్తుంది కాని రిసీవర్ కూడా నిర్దిష్ట లూప్కు టైమ్ ఇస్తుంది ఇప్పుడు కామన్ కాష్ మరియు అంగీకరించిన కాష్ సెట్లవల్ల తలెత్తే విభేదాల కారణంగా విభేదాలు వాస్తవానికి కొన్ని మెమరీ యాక్సెస్ వేగంగా మరియు కొన్ని మెమరీ యాక్సెస్ నెమ్మదిగా ఉండటానికి కారణం కావచ్చు కాబట్టి పెరిగిన సమయం ఆ నిర్దిష్ట కాష్ సెట్లో సెండర్ ఏదో ప్రసారం చేస్తున్నారని సూచిస్తుంది మరియు అందువల్ల మిస్ సంభవించింది డేటాను లోయర్ కాష్ నుండి లేదా DRAM నుండి తిరిగి పొందాలి ధన్యవాదాలు